పేజీ 1 ఇప్పుడు మనం కొన్ని ప్రత్యేక అవసరాలన్ని ఇన్విస్క్డ్ మరియు భ్రమణ రహిత చలనం గా ఉందని చూడవచ్చు ఇప్పుడు ఈ రెండిటి మధ్య చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన సంబంధం ఉంది ప్రాథమికంగా మనం ఈ ప్రశ్నలకు సమాధానం ప్రయత్నించ డానికి కుదరలేదు ఒక భ్రమణ ప్రవాహం ఉన్నట్లయితే అది లోపలికి వచ్చే ఉండాలి మరియు అది ఒక ఇన్విస్సిడ్ ప్రవాహం అయినట్లయితే అది ఇరోటేషనల్ గా ఉండాలి ఈ ప్రశ్నలకు సమాధానమివ్వటానికి మనము ఈ సమస్యలను చూసి చాలా ప్రాథమిక విషయాలని పరిశీలిస్తాము ఎందుకంటే ఇవి సులభమైన ప్రశ్నలు కావు మనకు ఒక భ్రమణ రహిత ప్రవాహం ఉందని చెప్పండి ఇది ఒక ఉచిత ప్రవాహం అని చెప్పనివ్వండి భ్రమణ రహిత ప్రవాహం అంటే అది శూన్య వార్టిసిటీ వెక్టర్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏదైన కారకం ఉందా అది భ్రమణ రహిత చలనం నుండి భ్రమణ చలనం వరకు ప్రవహించేది గా అంటే అది భ్రమణ చలనాన్ని భద్రపరిచేదిగా కాబట్టి ఒక భ్రమణ రహిత ప్రవాహ చలనం నుంచి భ్రమణ ప్రవాహం వంటి పరిస్థితిని సృష్టించగల కొన్ని అంశాలు ఉన్నాయి ఇది మొదట భ్రమణ చలనం కాదు ఇప్పుడు భ్రమణ చలనం అవుతుంది కాబట్టి దీనికి కారకాలు ఏమిటి సో మొదట భ్రమణ ప్రవాహం కాని ప్రవాహాన్ని ఒక భ్రమణ ప్రవాహానికి తయారుచేసే కారకాల కి ముఖ్యమైన అంశం ఒక ఘన సరిహద్దు మరియు జిగట ప్రభావాలు ఉండటం ఘన సరిహద్దు ఉనికిలో అనేక గోడలలో సరిహద్దులు ఉన్నాయి మరియు కొన్ని గణనీయమైన స్నిగ్ధత కలిగిన ద్రవాలకు జిగట ప్రభావాలు సాధారణంగా ఉంటాయి పేజీ 2 ప్రవాహం మొదట భ్రమణ ఉంటే అది భౌతికంగా భ్రమణ రహిత స్థితిని నిలుపుకోలేవు అంటే మీరు ఒక భ్రమణ రహిత భావనతో ప్రారంభమైనప్పటికీ జిగట ప్రవాహ భావన ఆ భ్రమణ రహిత స్థితి భౌతికంగా కలిగి ఉండదు మనము గణితశాస్త్రపరంగా అది సాధించలేము మరియు ఇది నేరుగా ఒక ప్రాథమిక స్థాయిలో పరిక్షించలేము అనిచూస్తాము అది గణితశాస్త్ర పరంగా పరిశీలించే అవకాశం ఉంది కాని అంత ప్రాథమిక స్థాయిలో కాదు కానీ భౌతికంగా మనము కనీసం అభినందిస్తున్నాము ఎందుకంటే అది భ్రమణ రహిత ప్రవహం కలిగి ఉంటే శాశ్వతంగా అది భ్రమణ రహిత ప్రవాహం గా ఉండాలని ఏమీ లేదు మరియు అది మారే అవకాశం కలిగించే కారకాలు ఒకటి ప్రవాహంలో జిగట ప్రభావం రెండు గోడ సరిహద్దు ఉండటం ఇతర ముఖ్యమైన కారకాలు షాక్ తరంగాలు ఉండటం షాక్ తరంగాలు ద్రవంలో లక్షణాలు మరియు అత్యంత కుదించే ప్రవాహాలలో పరిస్థితులు ఆకస్మికo గా నిలిపివేసినప్పుడు సృష్టించబడతాయి సో ఒక వేవ్ ముందు అన్ని లక్షణాలలో జంప్ ఉంది అంతటా ప్రవాహం ఉంది మరియు అది ఒక పరిస్థితితో జరుగుతుంది అది ద్రవ రూపాలలో ఒక మార్పు సూపర్సోనిక్ నుండి ఒక సబ్సోనిక్ ప్రవాహానికి కాబట్టి ఇది ఒక మాక్ సంఖ్య 1 కంటే ఎక్కువ నుండి 1 కంటే తక్కువ మాక్ సంఖ్య వరకు కనుక థెర్మల్ స్ట్రాటిఫికేషన్ అనగా థెర్మలీ స్ట్రాటిఫైడ్ లేయర్ సృష్టించబడినవి ఎందుకంటే సాంద్రత ప్రవణత ఉష్ణోగ్రత ద్వారా సృష్టించబడుతుంది కాబట్టి కనుక ఎగువన హాటెస్ట్ వన్స్ ఉంటాయి మరియు చల్లనీ మరియు మరింత చల్లగా ఉండేవి దిగువ భాగంలో ఉంటాయి కానీ మార్పుచే సృష్టించబడిన వ్యవస్థలో ఉన్న ఉష్ణోగ్రత ప్రవణతలు ఒక దిశలో సృష్టించబడతాయి అవే థర్మల్ స్ట్రాటిఫికేషన్ అని పిలువబడతాయి అవి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కేంద్రీకృతమై ఉంటాయి కాబట్టి స్ట్రాటిఫైడ్ పొరలు అప్పుడు భ్రమణ రహిత ప్రవాహం నుండి భ్రమణాన్ని కలిగేలా చేస్తాయి అప్పుడు అక్కడ ఇతర కోరియోలిస్ వంటి ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి కోరియోలిస్ శక్తులు లేదా కోరియోలిస్ ప్రభావాలు మొదట్లో భ్రమణ ప్రవాహంలో ఉంటే అవి భ్రమణతను సృష్టించగలవు భూమి తిరిగే సమయంలో అది కోరియోలిస్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి భ్రమణాల అంశాలు సృష్టించిన సముద్ర ప్రవాహాలు ప్రధానంగా కోరియోలిస్ ప్రభావాలు ఆధారంగా ఉంటాయి కాబట్టి భూమి స్థిరంగా ఉన్నట్లయితే అది భ్రమణ రహితంగా ఉంటుందని భావించడం ఒక ఊహాత్మక సందర్భం కానీ కోరియోలిస్ ప్రభావాలు ఉండటం వలన అది భ్రమణ ప్రభావానికి మార్చబడుతుంది కాబట్టి ఈ విషయాలు చాలా సహజ కారకాలు అని చూపించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇవి వ్యవస్థపై కృత్రిమంగా విధించిన అంశాలు కావు మరియు ఈ సహజ కారకాలు ప్రవాహంలో భ్రమణతను సృష్టించగల ధోరణిని కలిగి ఉంటాయి కాబట్టి మేము ఒక భ్రమణ ప్రవాహాన్ని ఒక సూచన కేస్ గా లేదా ఏ ఇబ్బందికరమైన పరిస్థితి లేని ప్రవాహంగా ఉన్నట్లయితే అది ఒక భ్రమణ రహిత ప్రవాహం గా ఉంటుంది కానీ అది ఇన్విస్కడ్ గా ఉంటే మరియు మనము ఆ ప్రభావాలు పరిగణలోకి తీసుకుంటే పేజీ 3 23 మరియు 4 ఒక వ్యవస్థలో లేవు అది ఇన్విస్కిద్ మరియు భ్రమణ రహిత మూలం మరియు అది ఎప్పటికీ అలానే ఉంటుంది ఘన సరిహద్దు సందేశం ద్రవం ద్వారా ముందు కు వెళ్ళలేదు చిక్కదనం ఉన్న ఘన గోడ యొక్క ఉనికి ద్రవంలోకి వెళ్ళే ఒక వాహకం అందువల్ల జిగట ప్రభావాలు లేక పోతే గోడ సమక్షానికి ద్రవము ప్రతిస్పందన చూపించ లేదు

మరియు అప్పుడు ఒక నిజమైన భ్రమణ ప్రవాహం భ్రమణ రహిత చలనం కలిగి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన అవగాహన సో సంకోచం సో ఒక న్యూటోనియన్ ద్రవం కోసం జీరో షియర్ స్ట్రెస్ మనం వాస్తవానికి ఒక ద్రవ మూలకం ఉన్న ఒక ఉదాహరణను చూశాము ప్రత్యేక ధోరణి లో ఇది కొనీయం గా మారదు ఇది కేవలం ఒక దిశలో విస్తరించి మునుపటి తరగతిలో మేము చూపించిన ఉదాహరణ లా ఇతర దిశలో పొడవు తగ్గుతుంది కానీ అది చాలా ప్రత్యేక కేసు సాధారణంగా మీరు ఒక భ్రమణ రహిత ప్రవాహం కలిగి ఉంటే భ్రమణ రహిత ప్రవాహాన్ని సంభావ్య ప్రవాహం అని కూడా పిలుస్తారు ఎందుకంటే వేగం లో సంభావ్యత ఉంది భ్రమణ రహిత ప్రవాహం పై పేజీ 4 అది సంప్రదాయవాద వేగ క్షేత్రమని మనము కనుగొన్నాము ఎందుకంటే వేగం ఫీల్డ్ వెక్టర్ కి అనుగుణంగా ఉంది ఇది స్కేలార్ సంభావ్యత యొక్క ప్రవణత వలె రాయగలము ఇప్పుడు మీరు సంప్రదాయవాద క్షేత్రాన్ని భౌతికంగా కలిగి ఉన్నప్పుడు వ్యవస్థలో అతి తక్కువ భాగం నష్టపోతున్నారని అర్థం అంటే మీరు ఒక సంప్రదాయవాద రంగంలో గురుత్వాకర్షణ శక్తి తో ఉన్నట్టు వేగం క్షేత్రం ఒక శక్తి క్షేత్రము కాదు కానీ మీరు దాని యొక్క సాదృశ్యంగా భావించవచ్చు ఎందుకంటే ఇది కూడా వెక్టర్ ఫీల్డ్ కాబట్టి వేగ రంగం పరిరక్షణ లో ఒక భంగం ఎలా సృష్టించవచ్చు అనేది వెదజల్లడం మరియు స్నిగ్ధత యొక్క విధానాల ద్వారా చెదరగొట్టడం చెయ్యచ్చు కాబట్టి జిగట ప్రభావాలు బలంగా ఉన్నట్లయితే భౌతికంగా అది ప్రవాహ క్షేత్రాన్ని నిలబెట్టుకోవడంలో సహాయపడదు ఒక సంప్రదాయవాద రంగం లో కాబట్టి భౌతికంగా అది చాలా సాధారణం కావచ్చు కానీ అది ఉంటే అది భ్రమణ రహితం గా ఉంటే అది భ్రమణ రహితం గానే ఉండటానికి కోరుకుంటే అది ఇన్విస్విడ్ అవ్వాలి జిగట ప్రభావాలు ప్రవాహం లో ఉపశమనం మరియు ఒక శక్తి రంగంలో ఘర్షణ వంటివి సృష్టిస్తాయి ద్రవ గతిశాస్త్రం సందర్భంలో ఒక సమస్యను పని చేయడం వంటి యొక్క ఒక ఉదాహరణను మనము సూచిస్తాము సో ప్లేట్ ఒక దీర్ఘచతురస్రాకార ప్లేట్ వంటిది దిగువ ఈ ప్లేట్ ఉంది అక్కడ రంధ్రాలు ఉన్నాయి ద్రవం నేను చెప్పే ఈ విధంగా గాలి కి దిగువ ప్లేట్ ఎగిరింది మేము ఈ రంధ్రాల ద్వారా ఏ గాలిలోకి ప్రవేశిస్తుందో మరియు దానికి సంబంధించి ఒక సమన్వయ వ్యవస్థను కలిగి ఉంది అనుకోండి ఇక్కడ ప్లేట్ కి అది అనురుపంగా ఉంటుంది పేజీ 5 కాబట్టి ఈ విధంగా ఇది b2 మరియు ఇది b2 మనం ప్లేట్ యొక్క పొడవు L ఈ ఫిగర్ కు లంబంగా ఉందని అనుకోండి ఈ రెండింటి మధ్య అంతరం గ్యాప్ h అని మరియు మన భావన అది ఇన్విస్కడ్ ప్రవాహం అని అనుకుందాం మరియు ఒక స్థిరమైన ప్రవాహం అని చెప్పనివ్వండి దీనిని అటువంటి స్థితిలో ఉంచడానికి ఈ ప్లేట్ యొక్క బరువు ఎంత ఉండాలి అని కనుగొనేందుకు మనకు ఆసక్తి ఉంది కాబట్టి ఈ ఇచ్చిన పరిశీలన నుండి మనము వెలాసిటీ ఫీల్డ్ ఏమిటో తెలుసుకోవాలి అందువల్ల మనము ముందుగానే దూరం X భావించినట్లు మీరు గుర్తుచేసుకుంటే ఒక చివర నుండి మరియు ప్రవాహం ప్రవేశించడం మరియు ప్రవాహం యొక్క రేటు ఏమిటి అని మేము కనుగొన్నాము ఇది ఇక్కడ ఈ చుక్కల పంక్తులు గుర్తించబడిన ఈ నియంత్రణ పరిమాణం తో కాబట్టి ప్రవేశించిన ప్రవాహం రేటు v0x ఇప్పుడు పొడవు L లంబంగా ఉంటుంది ప్లేన్ బోర్డు కి ఇది వాల్యూమ్ ప్రవాహం రేటు మరియు ఇది ఇక్కడ ఏమి వదిలేస్తుంది అంటే మీరు ఇక్కడ u అని చెప్పనివ్వండి ఎందుకంటే u x యొక్క ఫంక్షన్ ఇన్విసిడ్ ప్రవాహం యొక్క భావన మరియు ఇది y తో మారదు A1V1A2V2 అనేది 1 మరియు 2 లు మనం చూస్తున్న రెండు విభాగాలు అయినప్పుడు చెల్లుతుంది V1 మరియు V2 సమానమైన స్థిరమైన వేగాలు కలిగి ఉన్నాయి కాబట్టి అవి స్థిరంగా లేకపోతే సగటు వేగంతో భర్తీ చేయాల్సి ఉంటుంది వాటి పై విభాగాలకు ఇది కొనసాగింపు సమీకరణంలో దిగువకు అస్థిర పదాన్ని పడవేసి మరియు కొనసాగింపు సమీకరణంలో మిగిలిన నిబంధనలను సమగ్రపరచడం ద్వారా ఉత్పన్నం చేయబడింది అంటే ఇది కేవలం ఒక తలంపు మాత్రమే పేజీ 6 ఇది స్థిరమైన ప్రవాహం కాబట్టి అస్థిరంగా ఉన్న పదం దూరంగా వెళ్తుంది కాబట్టి స్థిరమైన ప్రవాహం ఉన్నప్పుడు స్థిర సాంద్రత ఉండకూడదు 1 2 కి అదే ఉంటే A1V1A2V2 అవుతుంది కాబట్టి దీనికి రెండు అంచనాలు ఉన్నాయి ఒకటి స్థిరమైన ప్రవాహం మరొకటి రో స్థిరంగా ఉంటుంది ఎందుకంటే మీరు కలిగి ఉన్న లేదా తక్కువగా ఉన్న ఏ ఫంక్షన్ అయినా కుడి వైపున ఉన్నదే ఎడమ వైపు ఫంక్షన్ ఉంటుంది ఇది ఏదో ఒక సమయం ρ యొక్క ఒక ఫంక్షన్ గా ఉంది కాబట్టి ఎడమ చేతి వైపు మరియు కుడి చేతి వైపుల అదే ఫంక్షన్ కాబట్టి అవి రద్దు అవుతాయి కానీ మీరు ఇప్పటికే స్థిరమైన ప్రవాహాన్ని పరిగణించినందున అది సమయం యొక్క పని కాదు కాబట్టి ఇది సమయం యొక్క పని కాదు కాబట్టి ఈ స్థిరాంకం ఎడమ చేతి వైపు ఒకే విధంగా ఉంటుంది మరియు కుడి వైపున ఉన్నప్పుడు రెండు వైపులా రద్దు చేయబడినది మరియు మేము చెప్పినప్పుడు రో స్థిరంగా ఇతర విషయం స్థిరంగా నేను మీకు మళ్లీ చెప్తున్నాను మనసులో ఉంచు కొండి రో స్థిరాంకం తో సమానంగా ఉంటుంది కుదించడానికి వీలుకాని ప్రవాహం యొక్క ప్రత్యేక సందర్భం లో కానీ కుదించడానికి వీలుకాని ప్రవాహానికి రో స్థిరంగా ఉండాలి అనే అవసరం లేదు ఇది తరచుగా పాఠ్యపుస్తకాల్లో అత్యుత్తమమైన కొన్ని పాఠాల్లో కూడా ఈ తికమక ను ఇస్తుంది కాబట్టి మనము ఒక సమస్య కోసం అంచనాలు వ్రాసినప్పుడు అది విరుద్ధమైన ప్రవాహం వ్రాయబడిందని చూస్తాము బాగా నిలకడలేని ప్రవాహం తప్పనిసరిగా స్థిరంగా ఉండాలనే అవసరం లేకుండా నిర్వహించబడుతుంది అని కూడా చూస్తాము కాబట్టి మనం కుదించడానికి వీలుకాని ప్రవాహానికి రో స్థిరం అని పరిగణలోకి తీసుకున్నప్పుడల్లా ప్రత్యేకంగా మనం చెప్పుకుంటాం రో ఒక స్థిరంకం అనిఅదే మన భావన కుదించడానికి వీలుకాని ప్రవాహానికి రో స్థిరంగా ఉందని నిర్ధారించడానికి ఇది సరిపోదు కానీ స్థిరంగా అది ఉంది సరే అప్పుడు ఇది మనము ఇప్పటికే ఉత్పన్నం చేసి x యొక్క ఫంక్షన్ గా మనం u వేగాన్ని వ్రాద్దాం మీరు ప్లేట్ కోసం ఫ్రీ బాడీ రేఖాచిత్రం యొక్క ఈ విధమైన విషయం పరిగణలోకి తీసుకొని లేదా మీరు అది ఒక చిప్ గా భావిస్తే దిగువ నుంచి పీడన పంపిణీ ఉంటుంది మరియు వాతావరణ పీడనం కారణంగా పై నుంచి కూడా పీడన పంపిణీ జరుగుతుంది ఇది పూర్తిగా ఏకరీతి వాతావరణ పీడనం చుట్టూ ఉన్నదని చెప్పనివ్వండి వాతావరణం పీడనం p అన్ని వైపులా ఒక్క లోపలి భాగం తప్ప ఇప్పుడు ఈ తేడా కారణంగా ఒత్తిడి p అని చెప్పనివ్వండి కాబట్టి p P atm కంటే ఎక్కువ ఉంటే అది పైకి థ్రస్ట్ ఉంటుంది మరియు అది సమతుల్యతలో ఉంచడానికి బరువుతో సమతుల్యతను కలిగి ఉండాలి దీని అర్థం ఈ చిప్పపై ఒత్తిడి కారణంగా ఫలిత శక్తిని మనము కనుగొంటే అది బరువు ఏమిటో అనే దానిపై ఒక పరిశీలన కు దారి తీస్తుంది x తో పాటు చలనం యొక్క యూలర్ సమీకరణం పేజీ 7 x తో త్వరణం ax మనము యూలర్ మరియు బెర్నౌలీ ల సమీకరణాలు రాయడానికి ఒక చిన్న విషయం పరిచయం చేస్తాను విభిన్న సమన్వయ వ్యవస్థ ల పరంగా సమీకరణం అనేది స్ట్రీమ్లైన్ సమన్వయ వ్యవస్థ కాబట్టి మనము ఒక ప్రసరణ సమన్వయ వ్యవస్థలో రాయడానికి ఆసక్తి కలిగి ఉన్నది ఎందుకంటే మనకి కొన్ని పరిస్థితులలో ఒక స్ట్రీమ్లైన్ తో పాటు ఈ సమీకరణాలు చెల్లుబాటు అవుతాయి ఆని తెలుసు కాబట్టి స్ట్రీమ్లైన్ తో పాటు 2 పాయింట్స్ కోసం వ్రాస్తే ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మనము స్ట్రీమ్లైన్ కోఆర్డినేట్ లను ఉపయోగిస్తే పేజీ 8 కాబట్టి మీరు స్ట్రీమ్లైన్ లను కలిగి ఉంటే టాంజన్ట్ స్ట్రీమ్లైన్ కు s గా మరియు నార్మల్ స్ట్రీమ్లైన్ కు n గా మనము పరిగణించాలి అనేక సార్లు ఈ సమన్వయ వ్యవస్థ మరియు ఒక స్థూపాకార ధ్రువ సమన్వయ వ్యవస్థలో ఉపయోగించే సమన్వయ వ్యవస్థ కు మధ్య తికమక గా ఉంటున్ది కాబట్టి మనము ఆ గందరగోళాన్ని ప్రారంభంలో నే నివారించడానికి ప్రయత్నిస్తాము మీరు ఒక ధ్రువ సమన్వయ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని అనుకోండి కాబట్టి మీరు ఈ మూలం లేదా పోల్ గా ఉంటే అది ఒక వ్యాసార్థం ను ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది రేడియల్ దిశలో మరియు లంబ దిశ లో ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా యూనిట్ వెక్టర్స్ r కలిగి యూనిట్ వెక్టర్స్ ఇటు s n గా ఉన్నాయి ఈ రెండు ఆర్తోగోనల్ వ్యవస్థలు ఇది ఒక టాంజెన్షియల్ దిశ కాదు ఒక వృత్తాకార రేఖాగణితం మాత్రమే సాధారణ వ్యాసార్థo టాంజెంట్ కాని ఇది అన్ని రకాల వంపులకు వర్తింపు కాదు కాబట్టి దీనిని ప్రాథమికంగా రేడియల్ మరియు క్రాస్ రేడియల్ l దిశగా పిలుస్తారు సో r యూనిట్ వెక్టర్ రేడియల్ దిశలో పాటు ఎప్సిలోన్ తీటా క్రాస్ యూనిట్ వెక్టర్ రేడియల్ దిశలో లేదా ఆర్తోగోనల్ కు లంబంగా ఉంటాయి అయితే ఇవి ఆ టాంజెన్షియల్ మరియు సాధారణ దిశలలో మాత్రమే